మాడ్యూల్ 1 మరియు యూనిట్ 8 కు స్వాగతం మరియు శుభాకాంక్షలు ఈ యూనిట్ మునుపటి యూనిట్ మాదిరిగానే ప్రోగ్రామ్ ఫలితాలకు సంబంధించినది మునుపటి యూనిట్లో మనం సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యల స్వభావం ఏమిటో చూశాము మరియు అవి చివరి అధ్యాయం కష్టమైన సమస్యల నుండి గణనీయంగా భిన్నంగా ఉన్నాయని మనం గుర్తించాము ఎందుకంటే సమస్యలు సరళంగా మరియు కష్టంగా ఉంటాయి కాని కష్టమైన సమస్య సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యగా మారదు ఒక బోధకుడిగా అది గుర్తించాల్సిన విషయం NBA గుర్తించిన 12 ప్రోగ్రామ్ ఫలితాల్లో మొదటి 5 సాంకేతిక స్వభావంగలవి అందువల్ల మనం వాటిని మొదటి 5 సాంకేతిక స్వభావం గల సమూహంగా వర్గీకరించాము ఈ సాంకేతిక ఫలితాలలో కూడా ఈ PO ల యొక్క కొన్ని అంశాలు మాత్రమే ప్రస్తుత ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల ద్వారా పరిష్కరించబడతాయి ఇది ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు అయితే ఈ 5 PO లలో కూడా అనేక ఆధిపత్య అంశాలను విస్మరించడానికి మొత్తం వ్యవస్థ మొత్తం సర్దుబాటు చేసింది కాబట్టి మునుపటి మాడ్యూల్ మునుపటి యూనిట్లో మనం గుర్తించాము ఇప్పుడు ప్రస్తుత యూనిట్ లో PO6 నుండి PO12 వరకు ప్రోగ్రామ్ ఫలితాల స్వభావం మరియు ప్రాముఖ్యతను గ్రాడ్యుయేటింగ్ ఇంజనీర్కు ఏ విధంగా సంబంధితంగా అర్థం చేసుకోవాలి అనేదే ఈ ప్రత్యేక యూనిట్ యొక్క లక్ష్యం ఇప్పుడు PO6 ను ఇంజనీర్ మరియు సొసైటీగా లేబుల్ చేశారు ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్కు సంబంధించిన సామాజిక ఆరోగ్యం భద్రత చట్టపరమైన మరియు సాంస్కృతిక సమస్యలు మరియు పర్యవసాన బాధ్యతలను అంచనా వేయడానికి సందర్భోచిత జ్ఞానం ద్వారా తెలియజేసిన ఇంజనింగ్ను వర్తింపజేయమని ప్రకటన పేర్కొంది ఇందులో అనేక అంశాలు ఉన్నాయి మీరు సందర్భోచిత జ్ఞానాన్ని పరిశీలించి అర్థం చేసుకోవాలి సామాజిక ఆరోగ్యం భద్రత చట్టపరమైన మరియు సాంస్కృతిక సమస్యలు వంటి ఇతర అంశాలు మనకు ఉన్నాయి మరియు ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్కు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇందులో అనేక కీలకపదాలు ఉన్నాయి ఇప్పుడు అది ఇంజనీరింగ్ విద్యార్థికి ఎందుకు సంబంధించినది మీరు గమనించినట్లయితే సాంకేతికత సామాజిక మార్పులకు కారణం మరియు ప్రభావం అంటే సాంకేతికత సామాజిక మార్పుకు కారణమవుతుంది మరియు సామాజిక మార్పు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉనికిలోకి తీసుకురాగలదు సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక ఉపయోగంలోకి తీసుకువచ్చే వ్యక్తులు ఇంజనీర్లు సమాజ ప్రయోజనాల కోసం ఇంజనీర్లు ఉత్పత్తులు మరియు సేవలను స్పష్టంగా ఉత్పత్తి చేస్తారు మరియు ప్రతి ఉత్పత్తితో మీకు సామాజిక ఆరోగ్యం భద్రత చట్టపరమైన మరియు సాంస్కృతిక సమస్యలు ఉన్నాయి అన్ని ఉత్పత్తులు మరియు సేవల కోసం మరియు వాటి పైన అవి సందర్భం మీద ఆధారపడి ఉంటాయి అవి విశ్వవ్యాప్తం కాదు మరియు ఎప్పుడు వర్తించాలి అవి ఎప్పుడు ముఖ్యమైనవిగా పరిగణించాలి అనేది ఇంజనీర్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే అవి సందర్భం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి విద్యార్థులు సమాజానికి ఉత్పత్తులు మరియు సేవల యొక్క సంబంధాన్ని వివిధ సందర్భాల్లో అనుభవించాలి లేదా అర్థం చేసుకోవాలి ఎలక్ట్రానిక్స్ విషయంలో మీరు ఇంతకు ముందు రేడియో ఒక ప్రబలమైన విషయం చూడవచ్చు తదనంతరం టీవీ ఆధిపత్యం చెలాయించింది ఇప్పుడు సెల్ఫోన్ ఒక ప్రబలమైన విషయం మీరు ఈ కారణాన్ని మరియు ప్రభావ సంబంధాన్ని ఏమని పిలుస్తారు వాటి మధ్య మార్చుకోగలిగిన సంబంధం సెల్ఫోన్ మరియు సమాజం అని చెప్పనివ్వండి మరియు ఒక ఇంజనీర్ కనీసం సున్నితత్వం అనుభూతి అవసరం దీన్ని మనం ఎలా పరిష్కరించగలం అనేక సందర్భాల్లో కేస్ స్టడీస్ను కొన్ని కోర్సుల్లో చేర్చవచ్చు అది అనేక సందర్భాల్లో ఉత్పత్తుల సేవ ప్రజల సంబంధానికి విద్యార్థుల దృష్టిని తీసుకువస్తుంది విద్యార్థి తన బాధ్యత నిర్వహించే విధానం పరంగా అసెస్మెంట్ ఉంటుంది ఎందుకంటే కేస్ స్టడీని ప్రదర్శించడం చాలా సులభం కానీ అతను సున్నితత్వం పొందాడని మీకు ఎలా తెలుసు కాబట్టి మీరు అతని బాధ్యతపై విద్యార్థి యొక్క అవగాహన పరంగా అంచనా వేయాలి ప్రాజెక్టుల కోసం మూల్యాంకన రుబ్రిక్స్ ఇంజనీర్ సొసైటీ ఇంటరాక్షన్ యొక్క అంశాలను కలిగి ఉంటాయి మీరు మూల్యాంకన రుబ్రిక్లను చేర్చకపోతే ఈ ఇంజనీర్ సొసైటీ ఇంటరాక్షన్ ప్రాజెక్ట్ ద్వారా పరిష్కరించబడదని మీరు అనుకోవచ్చు మరియు టెక్నాలజీ సొసైటీ ఇంటరాక్షన్ పై కోర్సులు ఉండవచ్చు మరలా ఇది పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు తిరిగి తెస్తుంది మరియు ఈ కోర్సులను ఎవరు రూపకల్పన చేస్తారు మరియు ఈ కోర్సులను ఎవరు అందిస్తారు అనేది పరిష్కరించడానికి చాలా కష్టమైన సమస్య శక్తి మరియు సమాజం నీరు మరియు సమాజం లేదా సంక్లిష్టత గృహనిర్మాణం స్థిరత్వం వంటి కొన్ని కోర్సులు ఈ ప్రత్యేక PO ని పరిష్కరించగల కొన్ని ఉదాహరణలు మరియు PO6 ను పరిష్కరించగల నిర్దిష్ట కార్యకలాపాలు సంబంధిత వృత్తిపరమైన సమాజం యొక్క లక్ష్యాలను మరియు పనిని అర్థం చేసుకోండి ఎందుకంటే వారి వృత్తిపరమైన సమాజం సాధారణంగా వృత్తిపరమైన మరియు నైతిక పద్ధతుల గురించి మాట్లాడగలదు దీనిలో మీరు లక్ష్యాల గురించి తెలిసి ఉంటే అభ్యాసకుడు కనీసం సాధన చేయవలసి ఉంటుంది సంబంధిత వృత్తిపరమైన సమాజం యొక్క పని ఈ PO యొక్క కొన్ని కొలతలు అర్థం చేసుకోవచ్చు ఇంజనీర్లు తమ వృత్తిపరమైన కార్యకలాపాల ద్వారా సమాజంతో ఎప్పుడు ఎక్కడ సంభాషిస్తారో గుర్తించండి మీరు ఒక ప్రత్యేక ఉదాహరణ ఇవ్వవచ్చు మరియు వారిని అడగవచ్చు ఈ స్వభావం గల అభ్యాసం చేయమని విద్యార్థులను అడగండి ఒకరి వృత్తిపరమైన అభ్యాసం ద్వారా సూచించబడిన బాధ్యతలను అర్థం చేసుకోండి ఇవి కొన్ని కార్యకలాపాలు ఈ PO6 యొక్క కొన్ని అంశాలను పరిష్కరించే మరెన్నో కార్యకలాపాలతో రావచ్చు ఇప్పుడు PO7 కి వస్తే ఇది కొంచెం తేలికగా అర్థమవుతుంది ముఖ్యంగా ప్రస్తుతం పర్యావరణం మరియు స్థిరత్వం సామాజిక మరియు పర్యావరణ సందర్భాలలో ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ పరిష్కారాల ప్రభావాన్ని అర్థం చేసుకోండి మరియు పరిజ్ఞానం మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క అవసరాన్ని ప్రదర్శించండి కాబట్టి కీలకపదాలు పర్యావరణం మరియు స్థిరత్వం ఒకరకంగా రెండూ ఒకదానికొకటి సంబంధించినవి అయితే ఇప్పటికీ విద్యార్థి మొదట స్థిరమైన అభివృద్ధి యొక్క అవసరాన్ని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ప్రపంచంలో జనాభా వేగంగా పెరుగుతున్న కారణంగా వనరులు పరిమితం కావడంతో ప్రస్తుత జీవన విధానం మరియు ప్రస్తుత వ్యాపార విధానం స్థిరమైనది కాదు ఎందుకంటే ఇది చాలా మంది ప్రజలు పదేపదే చెబుతున్నారు కానీ మనం దానికి సున్నితంగా ఉన్నారా ఇది మా వృత్తిలో మరియు మన జీవితంలో మనం చేస్తున్న దానిపై కొంత ప్రభావం చూపుతుంది ప్రజలు మరియు పర్యావరణంపై ఇంజనీరింగ్ పరిష్కారాల ప్రభావాన్ని విద్యార్థి అర్థం చేసుకోవాలి రెండూ అవసరం స్థిరమైన అభివృద్ధికి దారితీసే జ్ఞానాన్ని విద్యార్థి ప్రదర్శించాలి ఇవి అంశాలు ఉదాహరణకు ఈ మూడు అవసరాల చుట్టూ ఒకరు కొన్ని కార్యకలాపాలను నిర్మించవచ్చు కాబట్టి ఈ పిఒని మరోసారి కేస్ స్టడీస్ ద్వారా పరిష్కరించవచ్చు టెక్నాలజీ మరియు సమాజంపై కోర్సులు మరియు సుస్థిరతపై కోర్సు ఉంటుంది కేస్ స్టడీస్ను కొన్ని కోర్సుల్లో చేర్చవచ్చు అది విద్యార్థుల దృష్టిని సుస్థిరత సమస్యలపైకి తెస్తుంది అంచనా అనేది స్థిరత్వంపై ఇంజనీరింగ్ పరిష్కారాల ప్రభావం గురించి విద్యార్థుల అవగాహన రూపంలో ఉంటుంది మునుపటి PO మాదిరిగానే ఇక్కడ కేస్ స్టడీస్ ద్వారా కూడా మీరు కేస్ స్టడీని ప్రదర్శించవచ్చు మరియు మీరు ఏమి చేయాలో విద్యార్థిని అడగవచ్చు స్థిరత్వంపై ఇంజనీరింగ్ పరిష్కారాల ప్రభావం గురించి అతని అవగాహనను అడగండి ఇప్పుడు మీరు చేయగలిగే కార్యకలాపాలు ఏమిటి స్థిరమైన వృద్ధి ఏమిటో అర్థం చేసుకోండి పర్యావరణం మరియు సుస్థిరతపై ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోండి పర్యావరణం మరియు సుస్థిరతపై ఇచ్చిన ఇంజనీరింగ్ పరిష్కారం యొక్క ప్రభావాన్ని విశ్లేషించండి పెద్ద వాటి గురించి లేదా చిన్న ఇంజనీరింగ్ పరిష్కారాల గురించి మనం మాట్లాడవచ్చు మరియు తరువాత పర్యావరణం మరియు సుస్థిరతపై వాటి ప్రభావం గురించి మాట్లాడవచ్చు ఈ రకమైన అభ్యాసాలు పర్యావరణం మరియు సుస్థిరతపై ప్రభావం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక యువ విద్యార్థి కి చికాకు కలిగిస్తాయి కానీ ఇది ఒకరు జ్ఞానం పొందగల మార్గం ఇప్పుడు PO8 నీతిశాస్త్రానికి సంబంధించినది మీరు చూసేటప్పుడు PO6 కూడా ఎథిక్స్ గురించి మాట్లాడుతుంది మరియు PO8 ప్రత్యేకంగా ఎథిక్స్ పై ఉంటుంది PO స్టేట్మెంట్ ఏమిటి నైతిక సూత్రాలను వర్తింపజేయండి మరియు ప్రొఫెషనల్ ఎథిక్స్ మరియు బాధ్యతలు మరియు ఇంజనీరింగ్ ప్రాక్టీస్ యొక్క నిబంధనలకు కట్టుబడి ఉండండి బాగా ఇది నీతి విషయానికి సంబంధించినది ఇది ఎల్లప్పుడూ ఉపన్యాసం చేసినట్లు కనిపిస్తుంది వాస్తవ ప్రపంచంలో మీరు నైతిక సూత్రాలను వర్తింపజేయాలనుకుంటే ఎవరైనా నిజంగా నైతిక సూత్రాలను వర్తింపజేయాలని మీరు కోరుకుంటే దానికి మనం నైతిక స్వయంప్రతిపత్తి అని పిలుస్తాము నైతిక స్వయంప్రతిపత్తి అంటే ఏమిటి చర్య యొక్క ప్రవర్తన మరియు సూత్రాలు వ్యక్తి సొంతం అని దీని అర్థం అది వేరొకరి బాధ్యత కాదు మనం చేతులు వేవ్ చేయలేము మరియు ఇది ఒక వ్యవస్థ అని చెప్పలేము నేను పనిచేస్తున్న సంస్థ మరియు మొదలైనవి కానీ మీరు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పనిచేస్తున్నారు మరియు మీరు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు మీరు వాటిని స్వంతం చేసుకోవాలి దాన్ని మనం నైతిక స్వయంప్రతిపత్తి అని పిలుస్తాము అంటే నిర్ణయాలు మరియు చర్య క్లిష్టమైన ప్రతిబింబం మీద ఆధారపడి ఉంటాయి మరియు కొన్ని కోడ్ యొక్క నిష్క్రియాత్మక స్వీకరణ కాదు మరియు నైతిక నమ్మకాలు మరియు వైఖరులు ఒకరి వ్యక్తిత్వం యొక్క ప్రధాన భాగంలో కలిసిపోతాయి మరియు కట్టుబడి చర్యకు దారితీస్తాయి ఇది మనం అంగీకరించే ఒక పొడవైన క్రమం మరియు అది కూడా ప్రస్తుత సంక్లిష్ట సమాజంలో ఉంది కానీ కనీసం ఒకరు పరిశీలించడానికి ఒకరి స్వంత నమ్మకాలు మరియు వైఖరిని ఆత్మపరిశీలన చేసుకోవడానికి మరియు అది ఒకరి స్వంత వ్యక్తిత్వంలో పొందుపరచగలదా అని చూడాలి అంటే నేను ప్రవర్తించాలనుకుంటున్నాను ఇది నేను కోరుకునే రకమైన ఉద్యోగాలు నేను పని చేయాలనుకుంటున్నాను సమాజంలో మీకు పుష్కలంగా ఉదాహరణలు ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు చాలా సార్లు ఆసక్తికరమైన నివేదికలు వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి ఇక్కడ ప్రజలు అటువంటి పరిగణించబడిన వైఖరిని తీసుకున్నారు మరియు వారు తమ వృత్తిని అలాంటి పనికి మార్చుకుంటారు ఇప్పుడు ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఎథిక్స్ అంటే ఏమిటి వారు నిపుణులుగా వారి పాత్రలో ఇంజనీర్ల ప్రవర్తనను నియంత్రించే నియమాలు మరియు ప్రమాణాలు ప్రతి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సమాజం దాని అభ్యాసకులకు నీతి నియమావళిని నిర్వచిస్తుంది ఇంజనీరింగ్ పద్ధతుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న నైతిక సమస్యల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి దీనిని ఒకరకమైన కేస్ స్టడీగా ఇవ్వవచ్చు విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రాక్టీస్ యొక్క నైతిక నిబంధనలను అర్థం చేసుకోవాలి మరియు వాటి యొక్క చిక్కులు మరియు వృత్తిపరమైన నిర్ణయం తీసుకోవాలి కస్టమర్ యొక్క అవసరాలకు అనుగుణంగా మీరు ఏ పరిస్థితులలో పని చేయడానికి అంగీకరిస్తారు PO8 ఈ ప్రత్యేకమైన PO ను ప్రొఫెషనల్ ఎథిక్స్ పై ప్రత్యేక కోర్సు ద్వారా పరిష్కరించవచ్చు కొన్ని కళాశాలలు ఇప్పటికే అటువంటి కోర్సు ప్రొఫెషనల్ ఎథిక్స్ మరియు కేస్ స్టడీస్ను నైతిక సమస్యలపై దృష్టి సారించి వాటి తీర్మానాలను కొన్ని కోర్సులు సంబంధిత కోర్సుల్లో అందిస్తున్నాయి ఇప్పుడు మీరు ఏ రకమైన కార్యకలాపాలను ప్లాన్ చేయవచ్చు అంగీకరించిన ప్రొఫెషనల్ ప్రాక్టీస్ నుండి ఇంజనీరింగ్ పరిష్కారం యొక్క విచలనాలను గుర్తించండి ఉదాహరణకు మీరు ఇటీవలి కేరళ వరదలను పరిగణిస్తే మరియు ఉత్పత్తి చేయబడిన తుది ఇంజనీరింగ్ పరిష్కారం సంబంధిత కమిటీల నివేదికకు వ్యతిరేకంగా ఉంది మరియు ఉదాహరణకు అమలు చేయబడిన వ్యత్యాసాల ప్రభావాన్ని చూడవచ్చు సూచించిన పరిష్కారానికి పరిష్కారం దానిని చూడవచ్చు వ్యక్తుల యొక్క వివిధ సమూహాలపై ఇంజనీరింగ్ పరిష్కారం యొక్క ప్రభావాన్ని గుర్తించండి మరోసారి కేరళ వరదలు లేదా కర్ణాటకలో వరదలు ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ పరిష్కారం యొక్క ప్రభావం వివిధ సమూహాల వ్యక్తులపై భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు లేదా ప్రత్యేక సమాజాలు వారు పనిచేస్తున్న విధానం సమర్పించిన కేస్ స్టడీలో నైతిక సందిగ్ధతను గుర్తించండి కాబట్టి నైతిక సందిగ్ధత అనేది ఎల్లప్పుడూ అభివృద్ధి మరియు సుస్థిరతకు వ్యతిరేకంగా ఉంటుంది ఇది ఎల్లప్పుడూ సందిగ్ధత ఉంటుంది మరియు చాలా స్పష్టమైన సమాధానాలు ఉండకపోవచ్చు కేస్ స్టడీస్ మరియు చర్చలు దీనికి మంచి ఉదాహరణలు కేస్ స్టడీస్గా సమర్పించబడిన నైతికంగా సంక్లిష్ట పరిస్థితులలో ఆటగాళ్లను నిర్ధారించడం కంటే నష్టాన్ని తగ్గించే మరియు పరిష్కారాలను సంశ్లేషణ చేసే చర్యలను ప్రతిపాదించండి కాబట్టి ప్రత్యేకంగా అభివృద్ధి మరియు సుస్థిరత మధ్య ఉన్న ఈ గందరగోళం ఉంటే విద్యార్థులు చర్చలోడిబేట్ పాల్గొనవచ్చు మరియు వారు రెండు అవసరాల మధ్య ఉత్తమమైన రాజీని సృష్టించే పరిష్కారంతో రాగలరా అని చూడవచ్చు ఇవి అవకాశాలు ప్రోగ్రామ్లో నిర్మించగల కార్యకలాపాలు ఇవి అయితే కోర్సు యొక్క పునర్ రూపకల్పన అవసరం ఇప్పుడు PO9 ని చూద్దాము ఈ రోజుల్లో వ్యక్తిగత మరియు జట్టు పనిని అర్థం చేసుకోవడం చాలా సులభం ప్రకటన ఏమిటి ఒక వ్యక్తిగా మరియు విభిన్న జట్లలో మరియు మల్టీడిసిప్లినరీ సెట్టింగులలో సభ్యుడిగా లేదా నాయకుడిగా సమర్థవంతంగా పనిచేయండి మొదటి విషయం ఏమిటంటే మీరు ఒక సంస్థలో పనిచేసేటప్పుడు అన్ని ఇంజనీరింగ్ కార్యకలాపాలు సమూహ కార్యకలాపాలు ఆ మేరకు కొన్నిసార్లు మీరు ఒక నిర్దిష్ట కార్యాచరణను బట్టి మీరు జట్టులో సభ్యులై ఉంటారు లేదా కొన్నిసార్లు మీరు ఒక చిన్న జట్టుకు నాయకులై ఉంటారు కాబట్టి రెండు మార్గాలు మీరు సమర్థవంతంగా పనిచేయాలి ఆపై ఈ కార్యకలాపాలు ఎప్పటికప్పుడు మారవచ్చు కాబట్టి మీరు విభిన్న జట్లలో పని చేస్తున్నారు కానీ రెండవ భాగం ఒక సంస్థలో ఉన్నప్పుడు సాధారణంగా మీరు చూసే ఏదైనా ఉత్పత్తి లేదా వ్యవస్థ పెద్దది ఇది మల్టీడిసిప్లినరీ కార్యాచరణ కానీ 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో ఇటువంటి మల్టీడిసిప్లినరీ సెట్టింగులను సృష్టించడం కష్టమే కానీ దానిని ప్రయత్నించవచ్చు అలా చేయడం సాధ్యమే కాని అండర్గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన లక్షణం అని ప్రజలు విశ్వసించే అన్ని ఆందోళనలను అందించారు ఇప్పుడు ఒక వ్యక్తి జట్టులో సభ్యుడైన తరువాత మరియు అతని పాత్ర గుర్తించబడింది అతని లేదా ఆమె పాత్ర గుర్తించబడుతుంది అతను చేయగలగాలి జట్టులో పని చేసే సామర్థ్యం అంటే ఏమిటి గుర్తించబడిన పాత్రను కలిగి ఉంటే అతను ఇతర జట్టు సభ్యులతో వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ జట్టు లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతంగా పని చేయగలగాలి ఇది చాలా కష్టతరమైన విషయాలలో ఒకటి మరియు కొంతమంది నేర్చుకుంటారు మరియు వేగంగా నేర్చుకునే వారు నిచ్చెనలో పైకి కదులుతారు తిరస్కరించేవారు ఎప్పుడూ తప్పు అవతలి వ్యక్తితోనే ఉంటుందని చెప్తారు వారు దాని కోసం భారీ మూల్యం చెల్లిస్తారు సరేనా జట్టులో పని చేసే ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని ఇంజనీర్ యొక్క చాలా ముఖ్యమైన లక్షణంగా పరిశ్రమ భావిస్తుంది మరియు జట్టులో పని చేసే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని మనం ఎలా కొలుస్తాము జట్టు సభ్యుడు ఎంత మంచివాడు అని కొలవడానికి మరియు మూల్యాంకనం లెక్కించడానికి రుబ్రిక్లను అభివృద్ధి చేయడం అవసరం మూల్యాంకన గణన అంటే ఏమిటి మీరు దాని కోసం ఒక రుబ్రిక్ కలిగి ఉంటే అతను సాధించిన మార్కులు చివరకు అతను ఆ కోర్సులో పొందే గ్రేడ్కు జోడించబడాలి అందులో అలాంటి అభ్యాసం చేర్చబడుతుంది మనం కొలుస్తాము అని మీరు ప్రకటించలేరు అతను మంచి జట్టు సభ్యుడు అంత మంచి జట్టు సభ్యుడు కాదు మరియు దీని గురించి మరచిపోండి గ్రేడ్కు ఈ సామర్థ్యంతో సంబంధం లేదు అప్పుడు విద్యార్థులందరూ మాత్రమే దీనిని తీవ్రంగా పరిగణిస్తారు సాంకేతిక సెమీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ జట్లలో సభ్యులు లేదా నాయకులుగా అనుభవాలను విద్యార్థికి అందించాలి ప్రొఫెషనల్ సొసైటీలు లేదా వెలుపల సాంస్కృతిక కార్యకలాపాలు మరియు పండుగలు వంటి అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో చాలాసార్లు సెమీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ జట్లు జరుగుతాయి వారు నిర్వహించినప్పుడల్లా ఇది ఒక బృందంటీమ్ చేత నిర్వహించబడుతుంది కానీ ఎంపిక చేసిన కొంతమంది ఆసక్తిగల వ్యక్తులు మాత్రమే పాల్గొంటారు ఇక్కడ విద్యార్థులందరికీ ఈ అనుభవాలు లభించవు కాబట్టి ఒక విభాగం ప్రతి విద్యార్థి 4 సంవత్సరాల కాలంలో అలాంటి జట్లలో కొంత భాగాన్ని కనుగొనే కార్యకలాపాలను ప్లాన్ చేయాలి జట్లలో సభ్యులు కావడంపై విద్యార్థులకు కోచింగ్ ఏర్పాట్లు చేయడం విలువైనదే ఇటువంటి కోచింగ్ అందుబాటులో ఉంది ఎందుకంటే వివిధ సంస్థల హెచ్ ఆర్ ప్రజలు కోచింగ్ ప్రజలు సమర్థవంతమైన జట్టు సభ్యులుగా ఉండటానికి సన్నద్ధమయ్యారు విద్యార్థులందరికీ ఇటువంటి కోచింగ్ నిర్వహించవచ్చు కార్యకలాపాలు ఏమిటి సమూహ నిర్ణయాలు చర్చల ద్వారా పనిని విభజించడం వంటి సమూహ నియామకాలు ఇది కావచ్చు సమూహ నియామకం ఖచ్చితంగా సాంకేతికంగా ఉంటుంది మరియు ఇంకా వారు జట్టుగా పనిచేయాలి సమూహ పనుల కంటే కొంచెం పెద్దదిగా ఉండే సమూహ ప్రాజెక్టులు దీనికి ఒక మనిషి నెల లేదా రెండు మనిషి నెల కార్యకలాపాలకు సమానం అవసరం ఒక సమూహం అవసరమయ్యే సహ పాఠ్య కార్యకలాపాలు ఇ గ్రూపుల ద్వారా చర్యలు ఇది ఇంటర్నెట్ ద్వారా సమూహాలు ఏర్పడే ఆలస్యంగా వస్తున్న కొత్త కోణం వారు ముఖాముఖిగా పనిచేయడం లేదు ప్రస్తుత ఇంజనీర్లు రోజువారీ ప్రాతిపదికన లేని వ్యక్తులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి మీరు పట్టికలో కలుసుకోరు మరియు మీరు ఇంటర్నెట్ ద్వారా మాత్రమే సంభాషిస్తున్నారు ఇప్పుడు PO 10 కమ్యూనికేషన్ మునుపటి PO9 లాగా ఒక జట్టులో పని చేసే సామర్థ్యం కమ్యూనికేషన్ కూడా పరిశ్రమ ద్వారా చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది ఇది చాలా అవసరమైన నైపుణ్యం సంక్లిష్టమైన ఇంజనీరింగ్ కార్యకలాపాలపై ఇంజనీరింగ్ కమ్యూనిటీతో మరియు సమాజంతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి సమర్థవంతమైన నివేదికలను మరియు రూపకల్పన డాక్యుమెంటేషన్ను అర్థం చేసుకోవడం మరియు వ్రాయడం సమర్థవంతమైన ప్రదర్శనలు ఇవ్వడం మరియు స్పష్టమైన సూచనలు ఇవ్వడం మరియు స్వీకరించడం వంటివి మీరు చూడగలిగినట్లుగా ఇది చాలా వివరంగా వ్రాయబడింది ఇందులో చాలా విషయాలు ఉన్నాయి అంటే మీరు ఇంజనీరింగ్ కమ్యూనిటీతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలగాలి అంటే మీరు కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే భాష అవతలి వ్యక్తికి తెలుసు ఒక సమూహం ఒక ప్రాజెక్ట్లో మీరు ఒక సమూహంగా పనిచేస్తుంటే మీరు కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఎక్రోనింస్ భాష సమూహంలోని వారందరికీ తెలుసు అది తోటివారితో కమ్యూనికేట్ చేయడం కొంతకాలం మీరు పెద్ద సమాజంతో కమ్యూనికేట్ చేయాలి పెద్ద సమాజం అంటే మీ సాంకేతిక భాషను ఒకే ఎక్రోనిం అదే విధంగా మాట్లాడని వ్యక్తులు ఇది కస్టమర్ కావచ్చు లేదా ఇది అక్షరాస్యత ఉన్న ప్రజల వ్యక్తుల సమూహం కావచ్చు కాని వారికి ఈ నిర్దిష్ట సాంకేతిక భాష తెలియదు మీ బృందం ఏమి చేస్తుందో వారితో కమ్యూనికేట్ చేయగలగాలి అది మీ తోటివారితో కమ్యూనికేట్ చేయడం మరియు సమాజంతో పెద్దగా కమ్యూనికేట్ చేయడం అనేవి రెండు విషయాలు ఆ పైన మీరు సమర్థవంతమైన నివేదికలను వ్రాయగలగాలి మీరు వ్రాయవలసినది ఏమైనా మీరు సాంకేతిక నివేదికలు లేదా నివేదికలను వ్రాయగలగాలి అవి డిజైన్ డాక్యుమెంటేషన్లను కూడా కలిగి ఉంటాయి మరియు సమర్థవంతమైన ప్రదర్శనలను చేస్తాయి అంటే మీరు నివేదికలు మరియు రూపకల్పన డాక్యుమెంటేషన్ను మాత్రమే రాయడం కాకుండా మీ కస్టమర్లకు లేదా మీ స్వంత సమూహంలోనే సమర్థవంతమైన ప్రదర్శనలు ఇవ్వాలి ఉదాహరణకు ఆ వారంలో మీరు చేసిన పనిని సమూహానికి ప్రతి వారం 5 నిమిషాల ప్రెజెంటేషన్ చేయమని అడిగితే మీరు సంబంధిత సాంకేతిక ప్రదర్శనను చేయగలుగుతారు ఈ రోజుల్లో ఇది ప్రధానంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా ఇవ్వబడుతుంది మరియు అది సరళంగా మరియు చాలా స్పష్టంగా ఉండాలి ఆపై మీరు స్పష్టమైన సూచనలను ఇవ్వగలరు మరియు స్వీకరించగలరు ఇది భారతీయులలో ఒకవిధంగా మనకు ఈ ప్రత్యేక నైపుణ్యం లేదని నేను కనుగొన్నాను మనం స్పష్టంగా సూచనలు ఇవ్వము లేదా స్పష్టమైన సూచనలను స్వీకరించము స్పష్టమైన సూచనలను స్వీకరించండి అంటే కొంతమంది భారతీయులు మెనూ కార్డ్ మోడ్లో పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది మెను కార్డ్ ఇవ్వబడింది మరియు మీరు కోరుకున్నదాన్ని ఎంచుకోండి అదే విధంగా సూచనలు ఇవ్వబడ్డాయి మరియు మీకు నచ్చినదాన్ని మీరు అమలు చేస్తారు ఇంజనీర్ పని చేయవలసిన మార్గం అది కాదు సరేనా కాబట్టి ఈ PO కి దీనికి అనేక కొలతలు ఉన్నాయి ఆ పైన భారతదేశంలో అన్ని అధికారిక ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కార్యకలాపాలు ఇంగ్లీషులో నిర్వహించబడతాయి మరియు ఇంగ్లీష్ మనలో ఎవరికి మాతృభాష కాదు మరియు ఆ మేరకు వ్రాతపూర్వక నివేదికలు మరియు తగిన ప్రెజెంటేషన్ ఇవ్వడం కొరకు అనేక కళాశాలలో ప్రస్తుతం ఇంగ్లీష్ మరియు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కోర్సు ఉంది వృత్తిపరంగా రాయడం కంటే వ్రాతపూర్వకంగా చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేక వ్రాత అభ్యాసాలు అనేక కోర్సులలో పొందుపరచాలి సాంకేతిక సవ్యత మరియు రచనా నైపుణ్యాలకు సంబంధించిన అంశాలను కలిగి ఉన్న మూల్యాంకన రుబ్రిక్లను కలిగి ఉండాలి మీరు తప్పనిసరిగా కొన్ని రుబ్రిక్స్ కలిగి ఉండాలి మరియు దానికి మార్కులు ఇవ్వాలి ఇది చివరకు మీ గ్రేడ్లో ప్రతిబింబిస్తుంది అదేవిధంగా ప్రాజెక్ట్ రిపోర్టులను అంచనా వేయడంలో సాంకేతిక రచనకు తగిన వెయిటేజీ ఇవ్వాలి కాబట్టి సాంకేతిక కార్యకలాపాల నివేదికలను వ్రాయడం మరియు ప్రకటించిన రుబ్రిక్స్ ప్రకారం మూల్యాంకనం చేయడం వంటి అనేక కార్యకలాపాలు ఉన్నాయి తోటివారికి చిన్న ప్రెజెంటేషన్లు చేయండి మరియు నిర్వహించిన రబ్రిక్స్ ప్రకారం మదింపు చేయబడే వ్యక్తులు చిన్న ప్రెజెంటేషన్లు చేయడం వంటి అనేక కళాశాలలు దీనిని అభ్యసిస్తున్నాయి సమర్పించిన కార్యాచరణపై అభిప్రాయాన్ని ఇవ్వండి అది చర్యలోకి తీసుకురావచ్చు సమర్పించిన కార్యాచరణపై ఇచ్చిన అభిప్రాయాన్ని డాక్యుమెంట్ చేయండి లక్ష్యాలను చేరుకోవడంలో సమూహ సభ్యులను ప్రోత్సహించండి మరియు మద్దతు ఇవ్వండి సమూహ సభ్యులకు మీరు మరోసారి ఎలా మద్దతు ఇస్తారు దీనికి సమూహ సభ్యుల మధ్య తగిన కమ్యూనికేషన్ అవసరం సరైన రకమైన కమ్యూనికేషన్ అవసరం ప్రాజెక్ట్ నిర్వహణ మరియు ఫైనాన్స్కు సంబంధించిన PO11 ని చూద్దాము అది ఏమి చెబుతుంది ఇంజనీరింగ్ మరియు నిర్వహణ సూత్రాల యొక్క జ్ఞానం మరియు అవగాహనను ప్రదర్శించండి మరియు ప్రాజెక్టులను నిర్వహించడానికి మరియు మల్టీడిసిప్లినరీ పరిసరాలలో ఒక బృందంలో సభ్యుడిగా మరియు నాయకుడిగా ఒకరి స్వంత పనికి వీటిని వర్తింపజేయండి ఇది పొడవైన క్రమం అన్నింటిలో మొదటిది మీరు చూస్తే చాలా ఇంజనీరింగ్ కార్యకలాపాలు అవి ప్రాజెక్ట్ మోడ్లో నిర్వహించబడతాయి ప్రాజెక్ట్ మోడ్ అంటే ఏమిటి ఏదో పూర్తి చేయాల్సిన కాల వ్యవధి ఉంది గుర్తించబడిన ఆర్థిక మరియు మానవ వనరులు ఉన్నాయి మరియు అది దానిలోనే పూర్తి కావాలి మరియు ఏ ప్రాజెక్ట్ జరగబోతుందో అది ఒక పాయింట్ నుండి మరొకదానికి ఒక ప్రణాళికను కలిగి ఉండాలి మరియు మైలురాళ్ళు ఏమిటి మరియు మనం సమీపంలో ఉన్నామా అని ఎలా అంచనా వేస్తాము మైలురాళ్ళు మరియు తరువాత విచలనం ఉంటే మనం ఎలా చేయగలం ఎలా చేయగలం ఆ పని చేయడానికి ఖచ్చితంగా ఏమి చేయాలి మరియు పర్యవేక్షించడానికి కూడా తగినంత సాధనాలు అందుబాటులో ఉన్నాయి మీరు ప్రాజెక్ట్ మోడ్లో పనిచేసేటప్పుడు ఇవన్నీ ఆందోళన కలిగిస్తాయి మరియు ఒక ప్రాజెక్ట్ ప్రకృతిలో బహుళ విభాగంగా ఉంటుంది మీరు ఒక ఉత్పత్తిని అభివృద్ధి చేస్తున్నప్పుడు అక్కడ యాంత్రిక పరిమాణం ఉండవచ్చు తయారీ పరిమాణం ఉండవచ్చు ఎలక్ట్రానిక్స్ పరిమాణం ఉండవచ్చు మరియు మొదలైనవి ఉండవచ్చు అటువంటి ప్రాజెక్ట్లో బహుళ జట్లు పనిచేస్తున్నప్పుడు అది ప్రకృతిలో బహుళ విభాగంగా మారుతుంది మరియు ఈ ప్రత్యేకమైన PO ను ఇంజనీరింగ్ నిర్వహణ మరియు లేదా ప్రాజెక్ట్ నిర్వహణపై ఒక కోర్సు ద్వారా పరిష్కరించవచ్చు కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరియు దీనిని చేర్చవచ్చు మరియు దీనిని బాగా నిర్వచించబడిన మినీ మరియు ప్రధాన ప్రాజెక్టుల ద్వారా కూడా పరిష్కరించవచ్చు అంచనా వేయడానికి ఉపయోగించబడిన రూబిక్స్ అనేది ప్రాజెక్ట్ నిర్వహణ మరియు ఖర్చు అంచనాపై విద్యార్థి యొక్క అవగాహనను ప్రతిబింబించాలి కాబట్టి వీటన్నిటి ద్వారా మనం ప్రాజెక్ట్ మీదనే చాలా లోడ్ తీసుకువస్తున్నాము మరియు PO11 కార్యకలాపాలు ఇంజనీరింగ్ నిర్వహణ మరియు లేదా ప్రాజెక్ట్ నిర్వహణపై ఒక కోర్సును క్రెడిట్ చేయండి చిన్న మరియు పెద్ద ప్రాజెక్టులను బాగా నిర్వచించండి ప్రాజెక్ట్ను అమలు చేయడానికి అవసరమైన సమయం మరియు ఆర్థిక వనరులను నిర్ణయించండి సంస్థ యొక్క పనితీరును దాని బ్యాలెన్స్ షీట్ నుండి విశ్లేషించండి అది కూడా ఒక భాగంఇది PO11 ను పరిష్కరించడంలో భాగం కావచ్చు PO12 కి వద్దాముఇది జీవితకాల అభ్యాసం ప్రకటన ఏమి చెబుతుంది సాంకేతిక మార్పు యొక్క విస్తృత సందర్భంలో మనం దీనిని స్వతంత్ర మరియు జీవితకాల అభ్యాస LLL లో పాల్గొనడానికి తయారీ మరియు సామర్థ్యాన్ని గుర్తించండి ఇప్పుడు ఇది కొత్తేమీ కాదు గత రెండు లేదా మూడు దశాబ్దాలలో మనకు తెలిసినట్లుగా సాంకేతిక పరిజ్ఞానం యొక్క మార్పు రేటు చాలా ముఖ్యమైనది మరియు ఈ రోజు మీకు తెలిసినవి రెండు లేదా మూడు సంవత్సరాలలో పాతవి కావచ్చు మరియు కొన్నిసార్లు అసంబద్ధం కావచ్చు జ్ఞానం అసంబద్ధం కాబట్టి మీరు ఒకరి స్వంతంగా పనిచేయడానికి ప్రొఫెషనల్ పీరియడ్ 30 35 సంవత్సరాల వంటి కెరీర్ కాలం అని చెప్పండి మీరు మీ జ్ఞాన స్థావరాన్ని చాలాసార్లు సరిదిద్దాలి కాబట్టి అవసరమయ్యే ముఖ్య నైపుణ్యాలలో ఏదైనా ఇంజనీర్ చేయగలగాలి అధికారిక పాఠశాల విద్య ముగిసే సమయానికి మించి ఒకరి స్వంత స్వీయ విద్యను కొనసాగించగల సామర్థ్యం ఉండాలి మీరు మీ చివరి సంవత్సరం పరీక్ష రాసేటప్పుడు మా అభ్యాసం ఆగిపోదు ఇది బహుశా ఆ సమయంలో మొదలవుతుంది గ్రాడ్యుయేషన్ సమయంలో అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యంతో మాత్రమే ఒకరి కెరీర్లో పురోగతి సాధించడం సాధ్యం కాదు మనం ఇప్పటికే చెప్పినట్లు అది చాలా స్పష్టంగా ఉంది విద్యార్థులు తమను తాము బోధించడం కొనసాగించడానికి ప్రేరేపించబడి సన్నద్ధం కావాలంటే వారి అధికారిక విద్య ముందుగా నిర్ణయించిన విషయాల ప్రదర్శనకు మించి ఉండాలి ఇప్పుడే చూడండి ఆధిపత్యం మనకు ముందుగా నిర్ణయించిన కంటెంట్ ఉంది మరియు మా పరీక్షలు పూర్తయ్యాయి లేదా మొత్తం అంచనాలు ముందే నిర్ణయించిన కంటెంట్ యొక్క ఈ ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి మరియు అక్కడే సమస్య వస్తుంది కాబట్టి మీ అంచనాలో ముందుగా నిర్ణయించిన కంటెంట్కు మించినది ఉండాలి జీవితకాల అభ్యాసాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలు విద్యార్థులకు వారి స్వంత అభ్యాస ప్రక్రియను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ఇది మా అనుభవంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతీయ లేదా స్థానికంగా మీరు దీనిని టైర్ 2 లేదా టైర్ 3 సంస్థలుగా పిలుస్తారు సమస్యలలో ఒకటి వారి స్వంత అభ్యాస ప్రక్రియలపై వారి అవగాహన తీవ్రంగా శ్రద్ధ అవసరం మరియు దీనిని మనం మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అని పిలుస్తాము అంటే తనకు ఎంత తెలుసు ఎంత నేర్చుకోవాలో తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని ఆయనకు అందించాల్సి ఉంటుంది సరేనా కాబట్టి విద్యార్థులకు వారి స్వంత అభ్యాస విధానాన్ని అర్థం చేసుకోవడానికి అనేక అభ్యాసాలు ఉన్నాయి అవి వారికి సహాయపడతాయి మరియు విద్యార్థి వారి స్వంత అభ్యాసానికి కూడా బాధ్యత తీసుకోవాలి మరియు విద్యార్థులకు విజయ పై విశ్వాసాన్ని ప్రోత్సహించే సామర్థ్యం మరియు వాతావరణాన్ని సృష్టించాలి విద్య మరియు విద్యను వారి లక్ష్యాలకు సంబంధితంగా చూడటానికి విద్యార్థులకు సహాయం చేస్తుంది ఈ విషయాలు బోధనలో ప్రతిబింబించవలసి ఉంటుంది ఉపాధ్యాయులు నిర్వహించే విధానం మరియు బోధన అనే అంశాలు మా మూడవ మాడ్యూల్ లో చర్చించబడతాయి ఇక్కడ ఈ కార్యకలాపాలు మరింత వివరంగా పరిగణించబడతాయి స్వీయ అభ్యాసాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలను అనేక కోర్ కోర్సులలో చేర్చవచ్చు ఈ ఫలితం సాధించడాన్ని కొలవడానికి రుబ్రిక్లను అభివృద్ధి చేయాలి సరేనా అవి నేను మీరు మీ అసైన్మెంట్ లో ముందుగా నిర్ణయించిన కంటెంట్కు మించిన పఠన అభ్యాసాన్ని చేర్చాలి ఆపై అతను ఎంతవరకు చేశాడో కొలవడానికి మీరు రుబ్రిక్లను కలిగి ఉండవచ్చు అన్ని రకాల ప్రాజెక్టులు సాధారణంగా స్వీయ అభ్యాసాన్ని ప్రోత్సహిస్తాయి అన్ని రకాల ప్రాజెక్టులు సాధారణంగా స్వీయ అభ్యాసాన్ని ప్రోత్సహిస్తాయి అయితే కొలతకు తగిన రుబ్రిక్స్ అవసరం కాబట్టి PO12 యొక్క కార్యకలాపాలు ఒక ప్రాజెక్ట్ ప్రారంభంలో అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాన్ని నిర్ణయిస్తాయి ఒక నివేదిక రాయడం మరియు ఉత్పత్తి లేదా ప్రక్రియను అభివృద్ధి చేయడం అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను సంపాదించడానికి వ్యూహాలను అభివృద్ధి చేయండి కాబట్టి అతను ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు అతను అనుసరించబోయే వ్యూహం ఏమిటి అని మీరు అడగవచ్చు అది కూడా రాయడం వల్ల విద్యార్థి దృష్టికి అతను ఏమి చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది మరియు అతను ఆ నిర్దిష్ట వ్యూహాన్ని వ్రాయగలడు తరగతి గది వెలుపల అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను సంపాదించండి బోర్డులో ప్రెజెంటేషన్ సమస్యలను పరిష్కరించే ఉపాధ్యాయునిపై ఆధారపడవద్దు కాని అతను తరగతి గది వెలుపల ఏదైనా పని చేయగలగాలి వృత్తిపరమైన అభివృద్ధి వృత్తిపరమైన సమాజ కార్యకలాపాలు మరియు సహ పాఠ్య మరియు పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనండి ఇవన్నీ జీవితాంతం నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తాయి ఇప్పుడు అసైన్మెంట్లకు వద్దాము దయచేసి మీరు బోధించిన మరియు నేర్చుకున్న కోర్సుల నుండి ఈ 7 పిఒలను పరిష్కరించే రెండు ఉదాహరణ కార్యకలాపాలను ఇవ్వండి కాబట్టి ప్రాజెక్టులతో సంబంధం లేదు మీరు బోధించిన లేదా నేర్చుకున్న కోర్సుల నుండి కొన్ని నమూనా కార్యకలాపాలను ఇవ్వడానికి ప్రయత్నించండి ఇది నిజంగా గొప్ప సహకారం మరియు తద్వారా ఇది ఈ 7 PO లపై మీ దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది మరియు తదుపరి యూనిట్ లో మనం "నేర్చుకునే వర్గీకరణకు" లెర్నింగ్ యొక్క టాక్సానమీ వెళ్తాము అభ్యాసం యొక్క వర్గీకరణను అర్థం చేసుకోవడం బోధన మరియు అంచనా ప్రణాళికలో ఉపాధ్యాయునికి గొప్ప సహాయంగా ఉంటుంది ఎందుకంటే ఒకరు ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులతో లేదా కమ్యూనికేట్ చేయడానికి ఖచ్చితమైన భాష అవసరమయ్యే విద్యార్థులతో కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది మరియు 'టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్ దానిని అందిస్తుంది మరియు యూనిట్ 9 ప్రధానంగా రెండు అభిజ్ఞా స్థాయిలపై దృష్టి పెడుతుంది అవి గుర్తుంచుకోండి మరియు అర్థం చేసుకోండి సరే కనుక ఇది తదుపరి యూనిట్ యొక్క లక్ష్యం అవుతుంది శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు